ఇండస్ట్రీ 4 0 లో మేము IoT IIoT ఇండస్ట్రియల్ IoT వాడకం గురించి మాట్లాడుతున్నాము ఇవి వేర్వేరు సెన్సార్లు ఉపయోగించడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సెన్సార్లు సాధారణంగా వేర్వేరు డేటాను గ్రహిస్తాయి మరియు ఈ డేటా అవి గ్రహించిన తర్వాత నిరంతరం పంపబడతాయి ఈ డేటాను ప్రాసెస్ చేయాలి కాబట్టి మేము ఎలాంటి డేటా గురించి మాట్లాడుతున్నాము కాబట్టి IoT IIoT ఇండస్ట్రీ 4 0 సందర్భంలో ఈ రకమైన డేటా పెద్ద డేటా విశ్లేషించాలి దాని నుండి అర్థాన్ని సేకరించడానికి మేము ఈ విశ్లేషణ గురించి మాట్లాడేటప్పుడు AI లో యంత్ర అభ్యాసం యొక్క వివిధ పద్ధతుల ఉపయోగం SVM ఇవన్నీ డేటాను విశ్లేషించడానికి ఉపయోగపడతాయి గణాంక పద్ధతులతో పాటు మనందరికీ తెలిసిన మల్టీవిరియట్ స్టాటిస్టికల్ పద్ధతులు కాబట్టి డేటాను విశ్లేషించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు ముఖ్యం ఏమిటంటే IIoT లోని ఈ IoT పరికరాల నుండి మీరు అందుకున్న డేటా నుండి అర్ధాన్ని పొందడానికి మీరు ప్రయత్నించాలి బిగ్ డేటా అంటే ఏమిటి కాబట్టి ప్రాసెసింగ్ సాధనాలు మరియు సాంప్రదాయ డేటాబేస్ సాంప్రదాయ ప్రాసెసింగ్ సాధనాల ద్వారా నిర్వహించలేని డేటా చాలా పెద్దది కాబట్టి బిగ్ డేటా సాధారణంగా నిర్మాణేతర డేటా యొక్క లక్షణాలను ప్రదర్శిస్తుంది కానీ అవి నిర్మాణ డేటాను కూడా కలిగి ఉంటాయి స్ట్రక్చర్ డేటా అంటే ఏమిటి స్ట్రక్చర్ డేటా వాటిని వేర్వేరు డేటాబేస్లలో టేబుల్స్ రూపంలో నిల్వ చేయవచ్చు ఉదాహరణకు రిలేషనల్ టేబుల్స్ కాబట్టి ఉదాహరణకు MySQL Oracle వంటి డేటాబేస్లు రిలేషనల్ టేబుల్స్ ఉపయోగిస్తాయి మీరు ఈ డేటాను ఈ రిలేషనల్ పట్టికలలో చేసే నిర్మాణాత్మక మార్గం అన్ని రకాల డేటాను పట్టికల రూపంలో నిల్వ చేయలేము కాబట్టి ఉదాహరణకు కొన్ని డేటా వెబ్ బ్లాగులు ఫేస్బుక్ చాట్లు చిత్రాలు వార్తాపత్రిక బ్లాగులు ఇవన్నీ డేటా యొక్క నిర్మాణేతర ప్రవర్తనను ప్రదర్శిస్తాయి మరియు అవి ఉపయోగించబడవు వాటిని సాంప్రదాయ రూపంలో రిలేషనల్ పట్టికలలో నిల్వ చేయలేము కాబట్టి ఇవి పెద్ద డేటా నిర్మాణేతర మరియు నిర్మాణాత్మక డేటా వంటివి వీటిని కొన్ని మార్గాల్లో నిర్వహించాల్సి ఉంటుంది బిగ్ డేటా యొక్క కొన్ని ముఖ్య లక్షణాలను చూద్దాం మేము డేటా ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నాము ఇది డేటా వాల్యూమ్ను వేగవంతం చేస్తుంది డేటా క్యారెక్టరైజేషన్ విజయవంతంగా నిర్వహించడానికి సంప్రదాయ అనుబంధ పద్ధతులను ఉపయోగించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది ముఖ్యమైన క్షితిజ సమాంతర జూమ్ టెక్నాలజీలతో విజయవంతంగా నిర్వహించగల విశ్లేషణ లేదా డేటా బిగ్ డేటా యొక్క నిర్వచనాలలో ఇది ఒకటి IoT IIoT సందర్భంలో మేము నిర్మాణాత్మక డేటాతో పాటు నిర్మాణాత్మక డేటా రెండింటినీ పొందుతామని నేను మీకు చెప్తున్నాను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నిర్మాణాత్మక డేటా వంటి భాషను ఉపయోగించవచ్చు అయితే మీరు నిర్మాణాత్మక డేటా వస్తుంది కాబట్టి మీరు భారీ డేటాసెట్ల గురించి మాట్లాడుతున్నారు అవి నిర్దిష్ట మార్గంలో నిల్వ చేయవలసి ఉంటుంది వాల్యూమ్ వైవిధ్యం మరియు వేగం గురించి మనం మాట్లాడుతున్న బిగ్ డేటా యొక్క కొన్ని లక్షణాలు ఇవి బిగ్ డేటాను నిర్వచించే ప్రధాన 3 V లు ఇవి వాల్యూమ్లో పెద్దది ఇది రకాన్ని ప్రదర్శిస్తుంది మరియు ప్రాసెసింగ్ సర్వర్ లేదా ప్రాసెసింగ్ ఏజెంట్ వద్ద అధిక వేగాలకు చేరుకుంటుంది ఈ రకమైన డేటాను సాంప్రదాయకంగా బిగ్ డేటా అని పిలుస్తారు కాని పరిశోధకులుగా బిగ్ డేటాతో ఎక్కువ మరియు అవి మరికొన్ని విభిన్న ఇతర అంశాలను కూడా కలిగి ఉంటాయి ఇతర V లు ఇతర అంశాలు కాబట్టి వేరియబిలిటీ విజువలైజేషన్ విలువ నిజాయితీ వంటి ఇతర V లు కాబట్టి ఇవి 4 అదనపు V లు ఇవి బిగ్ డేటాను కూడా వర్గీకరిస్తాయి కాబట్టి సాంప్రదాయ 3 V లు మరియు 4 V లు 7 V లు బిగ్ డేటాను వర్గీకరించడానికి ఉపయోగించబడతాయి కాబట్టి వీటిని కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం 3 V యొక్క మొదటి వాల్యూమ్ వేగం వైవిధ్యం గురించి మాట్లాడుదాం ఈ 3 V లు పరిశీలిద్దాం ఈ వాల్యూమ్ ఏమిటి ఈ వాల్యూమ్ మేము మాట్లాడుతున్న డేటా యొక్క బిగ్ వాల్యూమ్లు ఉదాహరణకు కొన్ని సర్వర్లో 72 గంటల వీడియో యూట్యూబ్ అని చెప్పనివ్వండి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం అది ఏదైనా కావచ్చు ఇది భారీ రకమైన డేటా మరియు వాల్యూమ్లో ఉంది అప్పుడు మీరు వేగం గురించి మాట్లాడుతుంటే మీరు ట్విట్టర్ గురించి మాట్లాడుతుంటే లేదా ఇలాంటి ఇతర ప్లాట్ఫారమ్ల గురించి మాట్లాడితే రోజుకు సగటున 100 మిలియన్ల ట్వీట్ల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ రకమైన డేటా వేగాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం అని మీరు అర్థం చేసుకోవచ్చు ఆపై వైవిధ్యం మరియు ఈ రకం మీరు నిర్మాణాత్మక డేటాబేస్ పద్ధతులు మొదలైనవి ఉపయోగించి అది సాధ్యం కాదు కాబట్టి ఈ రకమైన డేటాను పరిష్కరించడానికి మీరు క్రొత్త పద్ధతులు క్రొత్త సాధనాలను ఎలా పొందవచ్చనే దాని గురించి ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము స్లైడ్లలో చర్చిస్తున్న వాటికి తిరిగి వెళ్దాం కాబట్టి మేము డేటా యొక్క భారీ వాల్యూమ్ల గురించి మాట్లాడుతున్నాము మేము డేటా గురించి గిగాబైట్లు మరియు టెరాబైట్లలో మాత్రమే మాట్లాడుతున్నాము మేము పెటాబైట్ల గురించి హెక్సాబైట్ల గురించి మాట్లాడుతున్నాము మరియు డేటా గురించి మీరు ఎలా నిల్వ చేస్తారు ఆ రకమైన డేటా చాలా ముఖ్యమైనది వేగం ఉత్పత్తి వేగం రోజుకు సగటున 100 మిలియన్ల ట్వీట్లు ఇది డేటా యొక్క భారీ వేగం డేటా ఉత్పత్తి అవుతుంది కాబట్టి డేటా ఉత్పత్తి అవుతుంటే మీరు డేటాను నిర్వహించాలి మరియు ఇది అధిక వేగం ఉన్న డేటా మరియు ఇది నిర్వహించబడాలి మరోవైపు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి స్టాక్ ఎక్స్ఛేంజీలు కాబట్టి వారు పెద్దగా నిర్వహిస్తారు అధిక వేగంతో వచ్చే డేటా వాల్యూమ్లు కాబట్టి చాలా ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో జరుగుతాయి కాబట్టి ఈ రకమైన డేటాకు వేగం కూడా చాలా ముఖ్యమైనది వెరైటీ మేము వివిధ రకాలైన డేటా గురించి మాట్లాడుతున్నాము టెక్స్ట్ ఇమేజ్ ఆడియో వీడియో మొదలైనవి డేటా ఫార్మాట్ గురించి ఎటువంటి పరిమితి లేకుండా అన్ని రకాల డేటా వేరియబిలిటీ కాబట్టి ఇక్కడ మనం దాని గురించి మాట్లాడుతున్నాము రకానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం డేటా నిరంతరం మారుతున్న డేటా గురించి కాబట్టి ఉదాహరణ భాషా ప్రాసెసింగ్ హాష్ ట్యాగ్లు జియో ప్రాదేశిక డేటా మల్టీమీడియా డేటా సెన్సార్ డేటా మొదలైనవి వెరాసిటీ డేటాలోని పక్షపాతాన్ని కలిగి ఉన్న ప్రోగ్రామ్లలో ఇది ముఖ్యం వెరాసిటీ డేటా యొక్క అర్ధంతో వ్యవహరిస్తుంది మరియు డేటా యొక్క నాణ్యతతోనే కాదు డేటాను అర్థం చేసుకోవడం ఈ విషయంలో ముఖ్యమైనది డేటాను అర్థం చేసుకోవడం వేగం లో ముఖ్యం విజువలైజేషన్ విజువలైజేషన్ మేము డేటాను ఏ రూపంలో విజువలైజ్ చేయాలి గ్రాఫికల్ రూపంలో వచన రూపంలో దృశ్యమానంగా గుర్తించగల వివిధ నమూనాలు ఏమిటి కాబట్టి ఈ డేటా యొక్క ఈ విభిన్న పాత్ర లక్షణాలు డేటా యొక్క విజువలైజేషన్ ముఖ్యం మరియు విలువ ఇది ప్రాథమికంగా చెల్లాచెదురైన డేటా నుండి కొంత వ్యాపార సమాచారాన్ని సంగ్రహిస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా బిగ్ డేటా యొక్క విలువ లక్షణం కాబట్టి డేటా యొక్క మూలాలు ఏమిటి ఎంటర్ప్రైజ్ డేటాను ఆన్లైన్ ట్రేడింగ్ నుండి ఉత్పత్తి చేయవచ్చుడేటా విశ్లేషణ ఉత్పత్తి జాబితా డేటా మరియు ఇతర ఆర్థిక డేటా ఎంటర్ప్రైజ్ డేటాకు ఇవి కొన్ని ఉదాహరణలు పారిశ్రామిక డేటా హెల్త్కేర్ డేటా వ్యవసాయ డేటా వంటి మొదలైన డేటా బయోమెడికల్ డేటా జీన్ సీక్వెన్సింగ్ నుండి మెడికల్ క్లినిక్ల నుండి ఉత్పన్నమయ్యే డేటా మరియు కంప్యుటేషనల్ బయాలజీ డేటా ఖగోళ శాస్త్ర డేటా న్యూక్లియర్ రీసెర్చ్ డేటా వంటి ఇతర డేటా ఇవి డేటా యొక్క విభిన్న వనరులు ఖగోళ శాస్త్రం కాబట్టి ఈ టెలిస్కోపులలో కొన్నింటిని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నిరంతరం ఆకాశాన్ని చూసేందుకు గడియారం చుట్టూ 365 రోజులు సంవత్సరానికి నాటారు ఇవి ఆకాశాన్ని స్కాన్ చేస్తున్నాయి మీరు నిరంతరం అర్థం చేసుకోగలిగినట్లుగా ఈ టెలిస్కోపుల నుండి చాలా డేటా వస్తోంది ఈ రకమైన డేటాను నిర్వహించాల్సి ఉంటుంది ఇవి భారీ పరిమాణంలో వచ్చే డేటా కాబట్టి ఇవి డేటా యొక్క కొన్ని వనరులు పరిశ్రమల సందర్భంలో ఈ యంత్రాల సందర్భంలో సైబర్ భౌతిక వ్యవస్థ యంత్రాలు వంటి ఇతర మూలాల నుండి కావచ్చు మరియు ఇవి వేర్వేరు మూలాల నుండి రావచ్చు డేటా ట్రాన్స్మిషన్ అప్పుడు ముఖ్యం మేము డేటా ఇంటర్ డిసిఎన్ ట్రాన్స్మిషన్ మరియు ఇంట్రా డిసిఎన్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుతున్నాము ఈ DCN అంటే ఏమిటి DCN ప్రాథమికంగా డేటా సెంటర్ నెట్వర్క్ డేటా సెంటర్ యొక్క డేటా సెంటర్ నెట్వర్క్లో అంటే ఒక డేటా సెంటర్లో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన వేర్వేరు సర్వర్లు ఆ డేటాను ప్రసారం చేసి ఆపై ఒక డేటా సెంటర్ నుండి మరొక డేటా సెంటర్ ఇంటర్ డేటా సెంటర్ నెట్వర్క్ ట్రాన్స్మిషన్ ఇది మరొక రకమైన ప్రసారం అప్పుడు డేటా ప్రాసెస్ చేయవలసి ఉంటుంది కానీ దీనికి ముందు దీనిని ప్రీ ప్రాసెస్ చేయాలి శబ్దం రిడెండెన్సీ తొలగించడానికి డేటాను ముందే ప్రాసెస్ చేయాలి రిలేషనల్ డేటా యొక్క ఈ ప్రీ ప్రాసెసింగ్ ప్రధానంగా ఇంటిగ్రేషన్ క్లియరింగ్ మరియు రిడెండెన్సీ ఉపశమనాన్ని అనుసరిస్తుంది ఇంటిగ్రేషన్ ప్రాథమికంగా వివిధ వనరుల నుండి డేటాను మిళితం చేస్తుంది మరియు వినియోగదారులకు స్థిరమైన డేటా విలువను అందిస్తుంది క్లియరింగ్ అనేది స్పాట్ తప్పు సరిపోని లేదా సహకరించనిది ఏదైనా ఉంటే ఆ రకమైన డేటాను గుర్తించడం సరిదిద్దడం లేదా వాటిని తొలగించడం జరుగుతుంది రిడెండెన్సీ తగ్గించడం ఏదైనా రిడెండెన్సీ ఉంటే డేటాలో ఫిల్టర్లు ఉండాలి ఇది అనవసరమైన డేటాను ప్రసారం చేయకుండా పునరావృతం చేస్తుంది ఎందుకంటే బ్యాండ్విడ్త్ కూడా చాలా పరిమితం కాబట్టి అనవసరంగా అనవసరమైన డేటాను ప్రసారం చేయడానికి మీరు ఇష్టపడరు డేటా నిల్వ ఇక్కడ ముఖ్యమైనది బిగ్ డేటాను నిల్వ చేయడానికి ఫైల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో మనం మాట్లాడుతున్నాము కాబట్టి GFS అనేది పంపిణీ చేయబడిన ఫైల్ సిస్టమ్ ఇది పెద్ద ఎత్తున ఫైళ్ళను నిల్వ చేయడానికి నిల్వ చేయడానికి సహాయపడుతుంది మరొకటి హెచ్డిఎఫ్ఎస్ హెచ్డిఎఫ్ఎస్ ప్రాథమికంగా హడూప్ టెక్నాలజీ హడూప్ సిస్టమ్లో అనుసరించేది ఇది బిగ్ డేటా సందర్భంలో డేటా నిల్వతో ఉపయోగం కోసం బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి HDFS ఫైల్ సిస్టమ్ GFS యొక్క ఓపెన్ సోర్స్ కోర్సు నుండి తీసుకోబడిన ఒక ముఖ్యమైన ఫైల్ సిస్టమ్ కాబట్టి బిగ్ డేటా యొక్క విభిన్న సందర్భాల్లో ఉపయోగం కోసం బాగా ప్రాచుర్యం పొందిన మా ఫైల్ సిస్టమ్స్ GFS మరియు HDFS డేటాబేస్లు వివిధ రకాల డేటాబేస్లు సాంప్రదాయేతర రిలేషనల్ డేటాబేస్ ధరించిన సాంప్రదాయేతర డేటాబేస్ NoSQL భాష వంటిది SQL లాగా SQL అనేది సాంప్రదాయ రిలేషనల్ డేటాబేస్లను ఈ సాంప్రదాయ రిలేషనల్ డేటాబేస్లను ప్రశ్నించడానికి మరియు నాన్ రిలేషనల్ డేటాబేస్ల కోసం ఉపయోగిస్తుంది NoSQL ప్రశ్న భాష ఉపయోగించబడుతుంది కాబట్టి మీకు డేటా అనలిటిక్స్ ఎందుకు అవసరం కాబట్టి ఉపయోగించిన సాధారణ సెన్సార్లలో IoT IIoT ఇండస్ట్రీ 4 0 యొక్క పరిమాణంలో చాలా చిన్నవి మరియు వాటిని ఎక్కడైనా ఉంచవచ్చు మరియు సెన్సార్ల నుండి ఈ డేటాను కొన్ని నెట్వర్క్ల ద్వారా బదిలీ చేయవచ్చు సాధారణంగా వైర్లెస్ ప్రకృతిలో సిస్టమ్స్ నుండి సిస్టమ్స్కు తరలించే డేటా యొక్క ఈ వ్యక్తీకరణ కారణంగా ఈ విభిన్న సెన్సార్లను ఉపయోగిస్తుంది మరియు డేటా ఒక సెన్సార్ నుండి మరొకదానికి మారుతుంది కాబట్టి కొన్ని డేటా వ్యవస్థలకు అసంబద్ధం కాబట్టి ఏ డేటా సంబంధితమైనది మరియు ఏది కాదని ఒకరు ఎలా తెలుసుకోగలరు అందుకే ఈ డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది ఇంకా మీరు విశ్లేషించిన తర్వాత సిస్టమ్లో భౌతిక వ్యవస్థపై భౌతిక వాతావరణంపై మీరు నిర్దిష్ట చర్యలను చేయగల డేటాకు మరో విషయం ఉంది కాబట్టి పొందిన డేటా యొక్క విశ్లేషణ ఫలితాల ఆధారంగా ఆ సమీకరణాలను నిర్వహించవచ్చు కాబట్టి విశ్లేషణలు చాలా ముఖ్యం కస్టమర్ కోసం విశ్లేషణలు కస్టమర్ పోటీదారుల గురించి తెలుసుకోవడానికి పోటీదారుల గురించి తెలుసుకోవడానికి కస్టమర్ చేరడానికి మరియు కార్యాచరణకు సహాయపడతాయి ఇది వ్యాపారాన్ని విస్తరిస్తుంది కస్టమర్ తప్పుడు నిర్ణయాల నుండి రక్షించడానికి మార్కెట్ ప్రభావాన్ని మెరుగుపరచడానికి మరియు తగిన ఉత్పత్తి సిఫార్సులను ఎంచుకోవడం తగిన ఉత్పత్తి సిఫార్సులు చేయడం ఉదాహరణకు మీరు అమెజాన్ లేదా ఈబేలోకి ప్రవేశిస్తుంటే లేదా మీరు తప్పక గమనించిన లేదా ఫ్లిప్కార్ట్ వంటివి ఉంటే వారు సిఫారసు వ్యవస్థలను చాలా ఉపయోగిస్తారు కాబట్టి సిఫారసు వ్యవస్థలు ప్రాథమికంగా అవి చేసేవి కూడా AI ఆధారిత వ్యవస్థలు వారు కొన్ని పద్ధతులు యంత్ర అభ్యాసం లేదా ఏమైనా ఉపయోగించి డేటాను విశ్లేషిస్తారు మరియు వారు తదుపరి ఏమి చేయవచ్చనే దాని గురించి వారు వినియోగదారులకు సిఫార్సులు లేదా సలహాలను ఇస్తారు కాబట్టి ఇవి సిఫార్సు చేసే వ్యవస్థలు బిగ్ డేటా అనలిటిక్స్ సాంప్రదాయిక మార్గం నుండి డేటాను నిర్వహించడానికి వేరే మార్గం గురించి మాట్లాడుతుంది డేటాబేస్ మరియు డేటా గిడ్డంగులలో డేటా నిర్వహించబడుతుంది సాంప్రదాయ అనువర్తనాలలో బిగ్ డేటా అనువర్తనాలు సరిపోవు సరిపోవు బిగ్ సాంప్రదాయ డేటా గిడ్డంగి నిర్మాణాలలో బిగ్ డేటా అనువర్తనాలు సరిపోవు ఎందుకంటే ఇక్కడ మనం బిగ్ డేటా ఎక్సాడాటా టెరాడాటా గురించి మాట్లాడుతున్నాము ఇండస్ట్రీ 4 0 కోసం మేము ఇంటర్నెట్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ వాడకం గురించి మాట్లాడుతున్నాము దీనికి అవగాహన కోసం వేలాది సెన్సార్ల నుండి వచ్చే డేటాను నిర్వహించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి ఒక విధానం అవసరం ఆరోగ్య సేవల తయారీలో ఈ భారీ డేటాను నిర్వహించడానికి మరియు నిర్వహించడానికి వ్యవసాయం కలుపుకొని పరిశ్రమలు కొత్తవి కావు ఉదాహరణకు ఒక సంఘటన సెన్సార్ ద్వారా గుర్తించబడుతుంది మరియు కార్యాచరణ రికార్డర్కు పంపబడుతుంది మరియు దానిలోని కార్యాచరణ రికార్డర్ డేటాబేస్ ఇది డేటాను నిల్వ చేస్తుంది మరియు ఆ తరువాత ఈ డేటా సిస్టమ్ గురించి ప్రశ్నించడం ద్వారా ఆప్టిమైజ్ చేయబడుతుంది సాధారణం నుండి ఈ గంట ఉత్పత్తి గురించి కాబట్టి డేటా నుండి ఈ రకమైన ప్రశ్నలు చేయవచ్చు కాబట్టి పరిశ్రమ 4 0 సందర్భంలో ఈ బిగ్ డేటా విశ్లేషణలను ఉపయోగించవచ్చు కాబట్టి IIoT ను పెద్ద లబ్ధిదారుడిగా లేదా బిగ్ డేటాగా గుర్తించవచ్చు మొదటి డేటాను నిర్వహించడానికి దీనికి కొత్త సాంకేతికతలు అవసరం క్లౌడ్ సహాయానికి రావచ్చు ఎందుకంటే డేటాను నిల్వ చేయడానికి మరియు డేటాను ప్రాసెస్ చేయడానికి క్లౌడ్ సహాయపడుతుంది ఎందుకంటే నిల్వపై వాస్తవంగా పరిమితి లేదు ఎందుకంటే ప్రతిదీ నిల్వ ఉంటే డిమాండ్ కూడా లభిస్తుంది కాబట్టి ఓపెన్ సోర్స్ క్లౌడ్ బేస్డ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్ అయిన హడూప్ వంటి డేటా టెక్నాలజీల నిర్వహణలో సహాయం కోసం IIoT లో క్లౌడ్ ఈ రకమైన డేటాను విశ్లేషించడానికి ఉపయోగించవచ్చు ఇది బిగ్ డేటా కాబట్టి బిగ్ డేటా విశ్లేషణల సందర్భంలో హడూప్ బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి విశ్లేషణల కోసం క్లౌడ్ ఆధారిత పద్ధతులు ఉంటాయి కాబట్టి మొదట డేటా బిగ్ డేటాను నిర్వహించడానికి క్లౌడ్ను మరింత ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు కాబట్టి డిమాండ్ స్వీయ సేవలో వీటి యొక్క విభిన్న లక్షణాలు ఉన్నాయి క్లౌడ్ ప్రాథమికంగా వినియోగదారునికి అవసరమైన దాని ఆధారంగా డిమాండ్పై స్వీయ సేవ రకమైన మెకానిజం గణన వనరులను పొందడంలో సహాయపడుతుంది కాబట్టి స్కేలబిలిటీ కూడా చాలా మంచిది కాబట్టి ఇది ప్రాథమికంగా క్లౌడ్లో విస్తృత నెట్వర్క్ ప్రాప్యతను అందిస్తుంది ఇది విభిన్న పద్ధతులను సమూహపరిచే సామర్థ్యాన్ని వేగవంతమైన వశ్యతను మరియు కొలిచిన సేవలను అందిస్తుంది కొలిచిన సేవ అంటే క్లౌడ్ వాడకం యొక్క యూనిట్ల ఆధారంగా వినియోగదారుడు తదనుగుణంగా వసూలు చేయబడతారు కాబట్టి వివిధ రకాలైన విశ్లేషణలు ఉన్నాయి ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మరియు డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ మరియు ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఉత్తమ చర్య గురించి మాట్లాడుతుంది మేము దీనిని ప్రయత్నించాలి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తరువాత ఏమి ఉంది అక్కడ ఉన్న నమూనా ఏమిటి మరియు వివరణాత్మక విశ్లేషణలు ఎప్పుడు ఎక్కడ మొదలైనవి ఏమి జరిగిందో ఇవన్నీ వివరణాత్మక విశ్లేషణలు ప్రిడిక్టివ్ ప్రిస్క్రిప్టివ్ మరియు డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనలిటిక్స్ యొక్క వివిధ రూపాలు కాబట్టి ఇవి బిగ్ డేటా మరియు విశ్లేషణలపై కొన్ని సూచనలు కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ సూచనలలో దేనినైనా వెళ్ళవచ్చు కాని ప్రస్తుతం బిగ్ డేటా మరియు విశ్లేషణలపై భారీ సంఖ్యలో సూచనలు ఉన్నాయి మరియు మీ కోసం ఉన్న ఈ సూచనల జాబితాలకు మించి కూడా మీరు వెళ్ళవచ్చు కాబట్టి దీనితో మనం విశ్లేషణల ముగింపుకు వస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ మొదలైనవి వేరువేరుగా ఉన్నవి కావు మరియు పరిశ్రమ 4 0 మరియు IIoT లకు భిన్నంగా ఉంటాయి ఈ సాంకేతిక పరిజ్ఞానాలు లేకుండా ఇతర సాంకేతిక పరిజ్ఞానాల మాదిరిగా మీరు ప్రాథమికంగా IoT వ్యవస్థలు IIoT వ్యవస్థలను నిర్మించడానికి లేదా పరిశ్రమ 4 0 యొక్క దృష్టిని సాధించడానికి మనుగడ సాగించలేరు కాబట్టి ఇండస్ట్రీ 4 0 లోని బిగ్ డేటా సందర్భంలో డేటాను విశ్లేషించడానికి ఉపయోగించే డేటా యొక్క విశ్లేషణకు ఇవి చాలా ముఖ్యమైన సాంకేతికతలు ధన్యవాదాలు